నమస్కారము మనము ఇంతకు ముందు క్లాస్ లో స్టేట్ డయాగ్రమ్ గురించి డిస్కస్ చేసాము ఈరోజు మనము స్టేట్ ట్రాన్సిషన్ మాట్రిక్స్ గురించి తెలుసుకుందాము ఇప్పుడు ఈరోజు సెషన్ డిస్కషన్ మొదలు పెడదాము స్టేట్ ట్రాన్సిషన్ మాట్రిక్స్ గురించి తెలుసుకోబేయే ముందు మనము స్టేట్ డయాగ్రమ్ నుండి స్టేట్ మరియు అవుట్పుట్ ఈక్వేషన్స్ ఎలా క్రియేట్ చేస్తాము అన్నది తెలుసుకోవాలి ఇప్పుడు స్టేట్ ఈక్వేషన్స్ మరియు అవుట్పుట్ ఈక్వేషన్స్ అనేవి మనకు డైరెక్ట్ గా కూడా లభిస్తాయి అన్నది మీకు తెలిసే ఉంటుంది కాబట్టి స్టేట్ డయాగ్రమ్ యొక్క సహాయంతో స్టేట్ ఈక్వేషన్ మరియు అవుట్పుట్ ఈక్వేషన్ ల గురించి ఇంతకు ముందు లెక్చర్ లలో మనం తెలుసుకున్నాము ఈరోజు స్టేట్ డయాగ్రమ్ సహాయంతో స్టేట్ ఈక్వేషన్ లేదా అవుట్పుట్ ఈక్వేషన్ లని ఎలా డిరైవ్ చేయగలమో మనం చూస్తాము దీని కోసం సిగ్నల్ ఫ్లో గ్రాఫ్ గెయిన్ ఫార్ములాని ఉపయోగిస్తాము దీనిని ఉపయోగించి స్టేట్ మరియు అవుట్పుట్ ఈక్వేషన్స్ కనుక్కుంటాము స్టేట్ ఈక్వేషన్ అంటే ఏమిటి మనము ఇంతకు ముందు లెక్చర్ లలో ఏమి తెలుసుకున్నామో ఒకసారి గుర్తుచేసుకుందాం స్టేట్ ఈక్వేషన్ అనేది dxdtaxtbrt తర్వాత అవుట్పుట్ ఈక్వేషన్ ని ytcxtdrtఅని రాయవచ్చు ఇప్పుడు xఅనేది స్టేట్ వేరియబుల్ r అనేది ఇన్పుట్ y అనేది అవుట్పుట్ మరియు abc మరియు d అనేవి కాన్స్టాంట్ కోఎఫిషియెంట్స్ కాబట్టి ఈ విధంగా మీరు స్టేట్ మరియు అవుట్పుట్ ఈక్వేషన్ లను నిర్వచించవచ్చు ఇప్పుడు స్టేట్ డయాగ్రమ్ నుండి స్టేట్ మరియు అవుట్పుట్ ఈక్వేషన్ లను డిరైవ్ చేసే విధానం తెలుసుకుందాము మీరు స్టేట్ డయాగ్రమ్ లో గెయిన్స్ తో పాటు ఇనీషియల్ స్టేట్స్ మరియు ఇంటిగ్రేటర్ బ్రాంచ్ లు కూడా ఉంటాయి అని చూశారు వీటిని ఒక నోడ్ నుండి మరో నోడ్ కి కనెక్ట్ చేస్తాము కాబట్టి మనం స్టేట్ డయాగ్రమ్ నుండి స్టేట్ మరియు అవుట్పుట్ ఈక్వేషన్ లను డిరైవ్ చేసేటపుడు ముందుగా ఇనీషియల్ స్టేట్ లను డిలీట్ చేస్తాము అంటే టైం t అనేది 0 కి సమానం గా ఉన్నప్పుడు లేదా వేరే ఏదైనా టైం బహుశా t0 గా ఉన్నప్పుడు ఇనీషియల్ స్టేట్స్ ఏవి పుష్పా దించు మనము ఆ ఇనీషియల్ స్టేట్ లను స్టేట్ డయాగ్రమ్ ల నుండి తీసేస్తాము అలాగే గెయిన్ s 1 గా ఉన్న ఇంటిగ్రేటర్ బ్రాంచ్ లను కూడా స్టేట్ డయాగ్రమ్ ల నుండి తొలగిస్తాము ఇలా ఎందుకు తొలగిస్తాము ఎందుకంటే స్టేట్ మరియు అవుట్పుట్ ఈక్వేషన్ లు లాప్లాస్ ఆపరేటర్ అంటే s లను లేదా ఇనీషియల్ స్టేట్స్ లను కలిగి ఉండవు ఈ కారణంగానే ఈ రెండు కాంపోనెంట్ లను మన స్టేట్ డయాగ్రమ్ ల నుండి తొలగిస్తాము ఇప్పుడు స్టేట్ ఈక్వేషన్ కోసం మనము ఇప్పుడు స్టేట్ వేరియబుల్ ల యొక్క డిరివేటివ్ లను అవుట్పుట్ నోడ్లుగా రిప్రజెంట్ చేసే నోడ్లను కనుక్కుంటాము కాబట్టి ఇది స్టేట్ ఈక్వేషన్ యొక్క ఎడమ వైపు అవుతుంది ఆ తరువాత అవుట్పుట్ y ని కూడా అవుట్పుట్ ఈక్వేషన్ లో ఐడెంటిఫై చేయవచ్చు మనం y అనేది మాములుగా స్టేట్ డయాగ్రమ్ లో అవుట్పుట్ నోడ్ వేరియబుల్ గా రిప్రజెంట్ చేస్తాము ఇప్పుడు తర్వాత మనము స్టేట్ వేరియబుల్స్ మరియు ఇన్పుట్లను స్టేట్ డయాగ్రమ్ లోని ఇన్పుట్ వేరియబుల్ గా ఐడెంటిఫై చేస్తాము మరియు ఈ వేరియబుల్స్ మనకు స్టేట్ మరియు అవుట్పుట్ ఈక్వేషన్ ల యొక్క కుడి వైపున ఉంటాయి ఆ తర్వాత ఫైనల్ గా మనము సిగ్నల్ ఫ్లో గ్రాఫ్ గెయిన్ ఫార్ములా ని స్టేట్ డయాగ్రమ్ కి అప్ప్లై చేస్తాము ఒక ఉదాహరణ తీసుకుని దాని ద్వారా మనము స్టేట్ డయాగ్రమ్ సహాయంతో ఎలా స్టేట్ ఈక్వేషన్ మరియు అవుట్పుట్ ఈక్వేషన్ లను కనుక్కుంటామో అర్థం చేసుకుందాము ఇది మనము తీసుకుంటున్న స్టేట్ డయాగ్రమ్ దీని నుండి మనము ఇనీషియల్ స్టేట్స్ మరియు అలాగే 1s అంటే ఇంటి గ్రేటర్ సెక్షన్ లను కూడా తీసేసాము కాబట్టి మనకు గెయిన్ లు మరియు స్టేట్స్ మాత్రమే మిగిలాయి కాబట్టి ఇక్కడ మీరు గమనించినట్లు అయితే r అనేది ఇన్పుట్ మరియు ఇది స్టేట్ లోకి వెళుతున్నది మరియు ఇది స్టేట్ డయాగ్రమ్ లో ఇచ్చిన x2 అనుకుందాము x1 అనేది y కి కనెక్ట్ అయి ఉంది కాబట్టి దీనిని బట్టి మీరు నేరుగా yx1 అని చెప్పవచ్చు కావున ఇది మీకు అవుట్పుట్ ఈక్వేషన్ ఇస్తుంది ఇప్పుడు మనం స్టేట్ ఈక్వేషన్ కనుక్కోవడానికి ప్రయత్నిద్దాము x2x1dx1dt అనే ఈ నోడ్ ని మీరు చూస్తే మనకు dx1dtx2t అనే ఈ ఈక్వేషన్ లభిస్తుంది మన వద్ద ఉన్న తరువాతి నోడ్ ఏమంటే dx2dt 2x1t 3x2tr ఈ విధంగా మీకు స్టేట్ డయాగ్రమ్ నుండి స్టేట్ ఈక్వేషన్ లభిస్తుంది మనము ఇది వరకే అవుట్పుట్ ఈక్వేషన్ చూశాము అది yx1 గా ఉంటుంది ఈ విధంగా మీరు స్టేట్ ఈక్వేషన్ మరియు అవుట్పుట్ ఈక్వేషన్ లను కంపైల్ చేయగలరు ఇపుడు స్టేట్ ట్రాన్సిషన్ మాట్రిక్స్ గురించి మాట్లాడుకుందాము అసలు స్టేట్ ట్రాన్సిషన్ మాట్రిక్స్ అంటే ఏమిటి ఇంతకు ముందు స్లైడ్ లో లీనియర్ టైం ఇన్వేరియంట్ సిస్టం యొక్క స్టేట్ ఈక్వేషన్ లను ఈ రూపంలో చూసాము కాబట్టి dxdtAxtBut ఇప్పుడు తరువాత స్టెప్ ఈ ఈక్వేషన్ ల యొక్క సొల్యూషన్ ను కనుక్కోవడం ముందుగా ఇక్కడ ఇనీషియల్ స్టేట్ వెక్టార్ xt0 అలాగే t ≥ 0 దగ్గర ఇన్పుట్ వెక్టార్ ut ఉన్నాయి అని ఊహించుకుందాము ఇప్పుడు ఈ ఈక్వేషన్ ని గమనిస్తే పైన ఈక్వేషన్ లో కుడి వైపున ఉన్న దానిని స్టేట్ ఈక్వేషన్ యొక్క హోమోజీనస్ భాగంగా పిలుస్తాము మరియు తరువాత టర్మ్ u అనేది ఫోర్సింగ్ ఫంక్షన్ ఇప్పుడు మీరు ప్రస్తుతానికి ut0 అనుకుంటే అప్పుడు మనకు హోమోజీనస్ ఈక్వేషన్ లభిస్తుంది కాబట్టి హోమోజీనస్ ఈక్వేషన్ అనేది dxdtAxt తప్ప మరొకటి కాదు ఇప్పుడు t అనే ఒక n×n మాట్రిక్స్ ఉంది అని ఊహించుకుందాము ఇది స్టేట్ ట్రాన్సిషన్ మాట్రిక్స్ ని రిప్రజెంట్ చేస్తుంది ఆ సందర్భంలో ఇది ఒకవేళ స్టేట్ ట్రాన్సిషన్ మాట్రిక్స్ అయితే అది ఈ సమీకరణాన్ని సంతృప్తి పరచాలి అనగా dφdtAφt కావాలి ఇప్పుడు x అనేది t0 దగ్గర ఉండే ఇనీషియల్ స్టేట్ ని సూచిస్తే అప్పుడు tకూడా మాట్రిక్స్ ఈక్వేషన్ తో డిఫైన్ చేస్తాము మరియు మీరు ఇలా వ్రాయగలరు xtφtx0 కాబట్టి స్టేట్ ట్రాన్సిషన్ మాట్రిక్స్ అనేది t0 వద్ద ఉన్న స్టేట్ ని వేరొక టైం t దగ్గర ఉన్న స్టేట్ లతో కోరిలేట్ చేసే మాట్రిక్స్ తప్ప మరొకటి కాదు కావున ఇక్కడ ఉన్న ఈ ఈక్వేషన్ xtφtx0ని చూస్తే అది హోమోజీనస్ స్టేట్ ఈక్వేషన్ యొక్క సొల్యూషన్ ఇప్పుడు t యొక్క విలువని మనం కలిగి ఉన్న మిగిలిన పారామీటర్ లు అంటే A B మరియు x యొక్క టర్మ్స్ లో కనుక్కోవాలి దీని కోసం మనము ఏమి చేయాలి ఈ ఈక్వేషన్ కి అనగా హోమోజీనస్ ఈక్వేషన్ కి రెండు వైపులా లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ తీసుకోవడం ద్వారా t యొక్క విలువని మనము కనుక్కోవచ్చు మనము దీనిని dxdtAxt గా పొందాము మీరు రెండు వైపులా లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ తీసుకున్నప్పుడు ఏమని రాయవచ్చు ఈ వైపుకు మీరు ఈ విధంగా రాయవచ్చు sXs x0AXs ఇప్పుడు ఈ టర్మ్ లను రీ అరేంజ్ చేసి ఇలా రాయవచ్చు XssI A 1x0 కాబట్టి మీరు పొందే Xsయొక్క విలువ ఇది ఇప్పుడు చూడండి మీరు ఈ మ్యాట్రిక్స్ అనగా sI A యొక్క ఇన్వర్స్ ని తీసుకుంటున్నారు ఇక్కడ మనము ఊహించుకోవాల్సిన ఒక ముఖ్యమైన ప్రాపర్టీ ఏమిటంటే sI A మాట్రిక్స్ అనేది నాన్ సింగులర్ దీని అర్థం ఏమంటే ఈ పర్టికులర్ మాట్రిక్స్ యొక్క డిటర్మెంట్ 0 కి సమానం కాదు ఇప్పుడు రెండు వైపులా ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ తీసుకుందాము xtL 1sI A 1x0t≥0 ఇప్పుడు మీరు దీనిని మనం స్టేట్ ట్రాన్సిషన్ మాట్రిక్స్ టర్మ్స్ లో కనుగొన్న ఇనీషియల్ ఈక్వేషన్ తో కంపేర్ చేయవచ్చు ఈ ఇనీషియల్ ఈక్వేషన్ ఏదేని టైం t వద్ద స్టేట్ xt ను స్టేట్ ట్రాన్సిషన్ మాట్రిక్స్ సహాయంతో ఇనీషియల్ స్టేట్ కు రిలేట్ చేస్తుంది కాబట్టి ఈ రెండింటినీ మీరు కంపేర్ చేసినప్పుడు స్టేట్ ట్రాన్సిషన్ మాట్రిక్స్ యొక్క విలువ వస్తుంది tL 1sI A 1 ఇప్పుడు స్టేట్ ట్రాన్సిషన్ మ్యాట్రిక్స్ యొక్క ప్రాముఖ్యత ఏమిటి స్టేట్ ట్రాన్సిషన్ మాట్రిక్స్ అనేది హోమోజీనస్ స్టేట్ ఈక్వేషన్ ని సాటిస్ఫై చేస్తున్నందువలన అది సిస్టమ్ యొక్క ఫ్రీ రెస్పాన్స్ ని రిప్రజెంట్ చేస్తుంది ఫ్రీ రెస్పాన్స్ అంటే ఫోర్సింగ్ ఫంక్షన్ u0 గా ఉంచి ఇనీషియల్ కండిషన్స్ ద్వారా ఎక్సైట్ చేసినపుడు పొందే రెస్పాన్స్ ఇంతకు ముందు స్లైడ్ లో మనము చూసిన మునుపటి ఈక్వేషన్ లో స్టేట్ ట్రాన్సిషన్ మాట్రిక్స్ అనేది మాట్రిక్స్ A మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇక్కడ మీరు గమనించినట్లు అయితే స్టేట్ ట్రాన్సిషన్ మాట్రిక్స్ అనేది మాట్రిక్స్ A మీద ఆధారపడి ఉంటుంది అందుకే దీనిని కొన్నిసార్లు A యొక్క ట్రాన్సిషన్ మాట్రిక్స్ అని పిలుస్తాము ఇప్పుడు పేరు సూచించే విధంగా మీరు ట్రాన్సిషన్ మాట్రిక్స్ ని ఇక్కడ చూడగలరు స్టేట్ ట్రాన్సిషన్ మాట్రిక్స్ అనేది ఇన్పుట్ లు జీరోకి సమానంగా ఉన్నప్పుడు పూర్తిగా ఇనీషియల్ టైం t 0 నుండి ఏదో ఒక టైం t వరకు జరిగే స్టేట్ యొక్క ట్రాన్సిషన్ ని నిర్వచిస్తుంది కావున ఇది స్టేట్ ట్రాన్సిషన్ మాట్రిక్స్ యొక్క చాలా ముఖ్యమైన ప్రాపర్టీ ఎందుకంటే ఇనీషియల్ స్టేట్ అంటే t 0 దగ్గర స్టేట్ ఏమిటో మనకు తెలిస్తే దీని సహాయంతో మనము పూర్తిగా x యొక్క విలువని ఏ టైం t దగ్గర అయినా కనుక్కోవచ్చు ఇప్పుడు స్టేట్ ట్రాన్సిషన్ ఈక్వేషన్ గురించి మాట్లాడుకుందాం స్టేట్ ట్రాన్సిషన్ ఈక్వేషన్ అనేది లీనియర్ హోమోజీనస్ స్టేట్ ఈక్వేషన్ యొక్క సొల్యూషన్ గా నిర్వచించబడింది కాబట్టి ఇక్కడ మన వద్ద ఉన్న లీనియర్ టైం ఇన్వేరియంట్ ఈక్వేషన్ ఇలా ఉంటుంది dxdtAxtBut మన వద్ద ఉన్న స్టేట్ ఈక్వేషన్ ఇదే ఇప్పుడు ఈ ఈక్వేషన్ ని లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ని సాల్వ్ చేయడానికి ఉపయోగించే క్లాసికల్ మెథడ్ ద్వారా కానీ లేదా లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఉపయోగించి కానీ సాల్వ్ చేయవచ్చు ఒకవేళ మనం లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఉపయోగిస్తే మునుపటి ఈక్వేషన్ ని లాప్లాస్ డొమైన్ లో ఈ కింది విధంగా రాయవచ్చు sXs x0AXsBUs ఇక్కడ xఅనేది t0వద్ద ఇవాల్యూయేట్ చేయబడిన ఇనీషియల్ స్టేట్ వెక్టార్ ని సూచిస్తుంది మనము ఒకవేళ Xs కోసం ఈ ఈక్వేషన్ ని సాల్వ్ చేస్తే మనకు ఏమి వస్తుంది మీకు కింది ఈక్వేషన్ లభిస్తుంది XssI A 1x0 1BUs ఇప్పుడు ఈ ఈక్వేషన్ నుండి మీరు ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ని రెండు వైపులా తీసుకోవడం ద్వారా స్టేట్ ట్రాన్సిషన్ ఈక్వేషన్ ని పొందగలరు కాబట్టి ఇక్కడ మీరు కింది విలువ పొందుతారు xtL 1sI A 1x0L 1sI A 1BUs φtx00tt τBudτ t≥0 మనకు ఇక్కడ ఈ టర్మ్ ఇంతకు ముందు హోమోజీనస్ అవుట్పుట్ విషయం లో సిస్టం యొక్క హోమోజినస్ రెస్పాన్స్ దగ్గర చూసిన టర్మ్ కు అదనంగా వచ్చింది ఎందుకంటే మీరు సిస్టం యొక్క ఫోర్సింగ్ ఫంక్షన్ ని కూడా కలిపారు కాబట్టి మీరు ఇప్పుడు ఏమి వ్రాయగలరు మీరు పొందిన ఈ టర్మ్ లో ఇది స్టేట్ ట్రాన్సిషన్ మ్యాట్రిక్స్ ఆ తర్వాత టైం t 0 అయినపుడు ఉండే x వస్తుంది అంటే tx0 ప్లస్ ఈ కాంపోనెంట్ యొక్క ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ మీరు పొందుతారు మనము ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్సఫార్మ్ యొక్క ప్రాథమిక సిద్ధాంతాన్ని ఉపయోగించి దీనిని ఇలా రాయవచ్చు స్లయిడ్ సమయం చూడండి 1533 కాబట్టి ఇదే మనకు లభించిన స్టేట్ ట్రాన్సిషన్ ఈక్వేషన్ అంటే సిస్టంలో ఫోర్సింగ్ ఫంక్షన్ ఉన్నప్పుడు వచ్చిన అవుట్పుట్ xt ఇప్పుడు ఇది ఇనీషియల్ టైం t అనేది 0 కి సమానం గా ఉన్నప్పుడు మనము డిఫైన్ చేసింది ఇప్పుడు ఇనీషియల్ టైం వేరే ఏదైనా టైం t0 అయితే దానికి సంబంధించిన ఇనీషియల్ స్టేట్ అనేది x అవుతుంది మరియు మనము ఇక్కడ సున్నా కంటే ఎక్కువ విలువ కలిగిన ఏదైనా టైం వద్ద అప్లై చేయబడిన ఇన్పుట్ u ఉంది అని ఊహించుకుంటున్నాను కాబట్టి మీరు ఒకవేళ tt0ని ఇంతకు ముందు ఉన్న ఈక్వేషన్ లో ఉంచి దానిని సింప్లిఫై చేస్తే ఈక్రింది విధంగా వస్తుంది xφt t0xt00tt τBudτt≥t0 ఒకసారి స్టేట్ ట్రాన్సిషన్ ఈక్వేషన్ ని నిర్ణయించిన తర్వాత xని అవుట్పుట్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేయడం ద్వారా అవుట్పుట్ వెక్టార్ ని ఇనీషియల్ స్టేట్ మరియు ఇన్పుట్ వెక్టార్ యొక్క ఫంక్షన్ గా ఎక్స్ప్రెస్ చేయవచ్చు అవుట్పుట్ ఈక్వేషన్ ఏమిటి మనము అవుట్పుట్ ఈక్వేషన్ ను ytCxtDut గా కలిగి ఉన్నాము మీకు ఇక్కడ లభించే అవుట్పుట్ yCφt t0xt00tCφt τBudτDutt≥t0 ఇన్పుట్ అందుబాటులో ఉన్నప్పుడు సిస్టం యొక్క అవుట్పుట్ ఈక్వేషన్ గా మనం పొందేది ఇదే ఇప్పుడు మనం ఒక ఉదాహరణ తీసుకుందాం మరియు మొదట స్టేట్ ట్రాన్సిషన్ మాట్రిక్స్ ని కనుక్కోవడానికి ప్రయత్నం చేద్దాం కాబట్టి స్టేట్ ఈక్వేషన్ ని కన్సిడర్ చేసుకుందాం అది dx1dt dx2dt 0 1 2 3 x1 x2 0 1 u కాబట్టి మీరు దీన్ని పోల్చినప్పుడు మీకు A 0 1 2 3 B 0 1 లభిస్తాయి ఇప్పుడు మనకు కోఎఫిషియెంట్ మాట్రిక్స్ లు లభించాయి ఇప్పుడు ప్రాబ్లంలో t ≥ 0అయినప్పుడు u1అని ఇచ్చారు అందుకే దీని విలువ 1 అవుతుంది కాబట్టి ఇప్పుడు మనము ముందుగా స్టేట్ ట్రాన్సిషన్ మాట్రిక్స్ కనుక్కోవాలి కాబట్టి స్టేట్ ట్రాన్సిషన్ మాట్రిక్స్ ఏమిటి ముందుగా sI A యొక్క విలువ ఏమిటో కనుక్కోవడానికి ప్రయత్నం చేద్దాము sI As 0 0 s 0 1 2 3 s 1 2 s3 యొక్క ఇన్వర్స్ మాట్రిక్స్ అనేది sI A 11s23s2s3 1 2 s ఇప్పుడు దీని యొక్క ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ తీసుకోవడం ద్వారా స్టేట్ ట్రాన్సిషన్ మాట్రిక్స్ ని కనుక్కోవచ్చు మీరు ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ తీసుకున్నప్పుడు మీకు ఇలా వస్తుంది tL 1sI A 12e t e 2t e t e 2t 2e t2e 2t e t2e 2t దీనిని మాట్రిక్స్ యొక్క ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ తీసుకోవడం ద్వారా మీరు పొందగలరు ఇప్పుడు t≥0 అయినపుడు స్టేట్ ట్రాన్సిషన్ ఈక్వేషన్ ఇలా ఉంటుంది xtφtx00tt τBudτt≥0 ఇప్పుడు మీకు t తెలిస్తే t ≥ 0 గా ఉన్నపుడు స్టేట్ ట్రాన్సిషన్ ఈక్వేషన్ యొక్క విలువని తెలుసుకోవచ్చు Bమరియు u యొక్క విలువలు కూడా ప్రశ్నలో ఇవ్వబడ్డాయి xt2e t e 2t e t e 2t 2e t2e 2t e t2e 2t x00 5 e t0 5e 2t e t e 2t t≥0 కాబట్టి t అనేది జీరో కంటే ఎక్కువ ఉన్న ఏ సమయంలో అయినా మనకు వచ్చే స్టేట్ ట్రాన్సిషన్ ఈక్వేషన్ అవుతుంది ఇప్పుడు స్టేట్ ఈక్వేషన్స్ మరియు హై ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ల మధ్య ఉన్న సంబంధాన్ని చూద్దాము ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ ని తీసుకుందాము ఒక థర్డ్ ఆర్డర్ ఈక్వేషన్ అంటే d3ydt35d2ydt2dydt2ytu ఇలా ఉన్న ఈక్వేషన్ తీసుకుందాము ఇది మనకు ఇచ్చిన హై ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ దీనిని మనము స్టేట్ ఈక్వేషన్ గా మార్చాలి కాబట్టి మొదట మనం ఏమి చేయాలి మొదట మనము హయ్యర్ ఆర్డర్ డెరివేటివ్ టర్మ్ లను మిగిలిన టర్మ్ లకు సెట్ చేస్తూ ఈక్వేషన్ రీఅరేంజ్ చేసి రాయాలి కాబట్టి మీరు దీన్ని ఎడమ వైపున తీసుకుంటే ఇది d3ydt3 5d2ytdt2 dytdt 2ytu ఇప్పుడు మనం స్టేట్ వేరియబుల్స్ ను నిర్వచిద్దాము కాబట్టి x1ty x2tdydt x3td2ydt2 అప్పుడు స్టేట్ ఈక్వేషన్ లు వెక్టార్ మ్యాట్రిక్స్ ఈక్వేషన్ ద్వారా ఇలా సూచించబడతాయి dxdtAxtBu ఇప్పుడు A యొక్క విలువ ఏమిటి ఒకవేళ మీరు పొందిన ఈ మూడు ఈక్వేషన్ లను మీరు చూస్తే మీరు A మరియు B యొక్క విలువలను కనుగొనవచ్చు A0 1 0 0 0 1 2 1 5 B0 0 1 అవుట్పుట్ ఈక్వేషన్ ytx1t1 0 0 x కాబట్టి దీనితో స్టేట్ ట్రాన్సిషన్ మ్యాట్రిక్స్ గురించి మరియు స్టేట్ ట్రాన్సిషన్ ఈక్వేషన్ గురించిన నేటి మన చర్చను ముగిస్తున్నాము ధన్యవాదాలు